మేము ఎలక్ట్రికల్ ఎలిమెంట్ లో పవర్ మరియు ఎనర్జీ ని నిర్వచిస్తారు మరియు పవర్ మరియు ఎనర్జీ ని రెసిస్టర్ కెపాసిటర్ మరియు ఇండక్టర్ వంటి అంశాలు మరియు అన్ని పాసివ్ ఎలెమెంట్స్ లలో చూసాం ఇప్పుడు వోల్టేజ్ సోర్స్ మరియు కరెంట్ సోర్స్ వంటి స్వతంత్ర సోర్స్ లో పవర్ మరియు ఎనర్జీ ని పరిశీలిస్తాము మరియు అవి చురుకుగా ఉండగలవని చూస్తాము కాబట్టి ఇది వోల్టేజ్ సోర్స్ నుండి ఇచ్చిన వోల్టేజ్ V V0 ను నిర్వచిస్తుంది దాని ద్వారా ప్రవహించే కరెంటు తో సంబంధం లేకుండా మరియు ఎప్పటిలాగే వోల్టేజ్ మరియు కరెంట్ నిర్వచనాల కోసం పాసివ్ సైన్ కన్వెన్షన్ ను ఉపయోగిస్తారు ఇప్పుడు ఇతర ఎలిమెంట్స్ మాదిరిగానే పవర్ V మరియు I యొక్క గుణకారం వోల్టేజ్ సోర్స్ కు పంపిణీ చేసే శక్తి అని గుర్తుంచుకోవాలి లేదా ఇతర మాటలలో చెప్పాలంటే వోల్టేజ్ సోర్స్ ద్వారా గ్రహించబడుతుంది ఇది వోల్టేజ్ సోర్స్ ద్వారా ఎనర్జీ ని గ్రహిస్తుంది మరియు గ్రహించిన పవర్ ప్రత్యేకంగా ఎనర్జీ యొక్క సమగ్రంగా ఉంటుంది ఇక్కడ ఇచ్చిన ఇంటర్వెల్ లో గమనించిన ఎనర్జీ ని కనుగొనాలనుకుంటే ఆ ఇంటర్వెల్ లో పవర్ ని ఇంటిగ్రేట్ చేస్తారు ఇప్పుడు వోల్టేజ్ సోర్స్ యొక్క IV లక్షణాలను గీయండి ఈ V0 పాజిటివ్ గా ఉందని అనుకుందాము V V0 వద్ద నిలువు వరుస యొక్క లక్షణం మునుపటి చర్చ నుండి మనకి తెలుసు కాబట్టి కరెంటు తో సంబంధం లేకుండా వోల్టేజ్ V 0 ఇప్పుడు మొదటి క్వాడ్రంట్ను చూస్తే V పాజిటివ్ మరియు I పాజిటివ్ మరియు వోల్టేజ్ సోర్స్ వాస్తవానికి పవర్ ను గమనిస్తుంది ఎందుకంటే VI గుణకారం 0 మరియు నాల్గవ క్వాడ్రంట్ V ని చూస్తే కోర్సు 0 కానీ ఈ డైరెక్షన్ లో నిర్వచించిన I అనేది 0 కన్నా చిన్నది నెగటివ్ గా ఉంటుంది అంటే నాల్గవ క్వాడ్రంట్ లో కరెంటు పాజిటివ్ టెర్మినల్ నుండి ప్రవహిస్తుంది మరియు ఈ స్థితిలో అది పవర్ ను అందిస్తుంది కాబట్టి వోల్టేజ్ సోర్స్ పవర్ ని గ్రహించలేదు లేదా పవర్ ను ఇవ్వగలదు ఎందుకంటే వోల్టేజ్ సోర్స్ పవర్ ను పంపిణీ చేసే అవకాశం ఉంది ఇది ఆక్టివ్ ఎలిమెంట్ అంటే అది పాసివ్ కాదు కాబట్టి వోల్టేజ్ సోర్స్ పవర్ ను పరిశీలించి ఏర్పాటు చేయవచ్చు పవర్ ను పంపిణీ చేయగలదు కాబట్టి ఇది నాల్గవ క్వాడ్రంట్ లో పనిచేస్తున్నప్పుడు పాసివ్ కాదు కొన్ని ఉదాహరణలను చూడటం ద్వారా ఇది అర్థమవుతుంది 5 వోల్టు విలువ గల వోల్టేజ్ సోర్స్ 1 కిలోΩ రెసిస్టర్కు అనుసంధానించబడినది అని పరిగణిద్దాము ఇప్పుడు దీన్ని జాగ్రత్తగా చేద్దాము ఇది ఎల్లప్పుడూ అధికారికంగా చేయనవసరం లేదు కానీ మనం పరిగణించే కరెంట్ మరియు వోల్టేజ్ల డైరెక్షన్ లతో చాలా జాగ్రత్తగా ఉండాలి కాబట్టి ఇప్పుడు ఏమి చేద్దామంటే వోల్టేజ్ సోర్స్ V1 అంతటా వోల్టేజ్ను నిర్వచిస్తాను మరియు V1 కోసం సరైన పాసివ్ సైన్ కన్వెన్షన్ ను ఉపయోగిస్తాను మరియు ఈ విధంగా I1 ని నిర్వచించాలి కాబట్టి V1 అనేది వోల్టేజ్ సోర్స్ అంటే వోల్టేజ్ I 1 వోల్టేజ్ సోర్స్ ద్వారా ప్రవహించే కరెంట్ మరియు నేను దాని కోసం పాసివ్ సైన్ కన్వెన్షన్ ఎంచుకోవాలి రెసిస్టర్ కోసం ఈ వోల్టేజ్ ను VR అని పిలుస్తారు మరియు VR యొక్క ఈ పొలారిటీ ని ఇచ్చారు IR యొక్క డైరెక్షన్ ను ఎంచుకోవాలి ఆ విధంగా IR రెసిస్టర్ తో పాసివ్ సైన్ కన్వెన్షన్ ను అనుసరిస్తుంది కాబట్టి V 1 మరియు I 1 వోల్టేజ్ సోర్స్ కు వర్తించే పాసివ్ సైన్ కన్వెన్షన్ తో నిర్వచించబడ్డాయి మరియు అదేవిధంగా VR మరియు I R రిజిస్టర్కు వర్తింప చేసే అదే విషయంతో నిర్వచించబడ్డాయి కాబట్టి ఇక్కడ చెప్పినట్టు దీన్ని ఇప్పుడు అధికారికంగా చేయము ఎందుకంటే VR V1 అని గుర్తిస్తారు మరియు I R I 1 రెసిస్టర్లలోని వోల్టేజ్ 5 వోల్ట్లు ఓమ్స్ చట్టం ప్రకారం కరెంట్ IR 5 వోల్ట్ 1కిలో అనేది 5 మిల్లీ ఆంపియర్ అవుతుంది కాబట్టి ఇది కేవలం సర్క్యూట్ విశ్లేషణ సమస్య కోసం నిర్వచించలేదు కాబట్టి చాలా వేరియబుల్స్ పవర్ గురించి ఇక్కడ ఈ విషయం చెప్పడానికి ప్రయత్నిస్తాను కాబట్టి ప్రారంభంలో అధికారికంగా ముందుకు కొనసాగుతాను కాబట్టి ఇప్పుడు రెసిస్టర్ చేత గ్రహించబడిన పవర్ VR I R ఇది 5 మిల్లీ ఆంప్స్ × 5 వోల్ట్లు అంటే 25 మిల్లీ వాట్స్ కాబట్టి ఇక్కడ VR వ్రాస్తాను అది V1 5 వోల్ట్ మరియు I R విలువ 5 మిల్లీ ఆంప్స్ మరియు అది కూడా I1 మరియు వోల్టేజ్ సోర్స్ చేత గ్రహించబడిన పవర్ V 1 I1 విలువ 25 మిల్లీ వాట్స్ కాబట్టి వోల్టేజ్ సోర్స్ ద్వారా గ్రహించబడిన పవర్ నెగటివ్ గా ఉందని దీని అర్థం లేదా ఇది పవర్ ని అందిస్తుంది 1 సోర్స్ మరియు 1 లోడ్ కలిగి ఉండటం మరియు వోల్టేజ్ సోర్స్ పవర్ ను అందిస్తుందని చెప్పడం ద్వారా ఈ విషయం చెప్పగలుగుతారు కానీ ఇప్పుడు ఇది మల్టిపుల్ సోర్స్ లకు పరిగణించినప్పుడు వాస్తవానికి వోల్టేజ్ సోర్స్ పవర్ ని పంపిణీ చేస్తుంది అని గమనించవచ్చు మొదట గణన తో ముందుకు సాగండి వోల్టేజ్లను మరియు కరెంట్ను చాలా జాగ్రత్తగా నిర్వచించండి ఆ తర్వాత మీరు దీన్ని చాలా సరళంగా చేయగలుగుతారు కాబట్టి మరో మాటలో చెప్పాలంటే వోల్టేజ్ సోర్స్ 25 మిల్లీ వాట్లను అందిస్తుంది ఇది రెసిస్టర్లలోకి వెళుతుంది ఇప్పుడు సాధారణంగా మీరు ఒకే వోల్టేజ్ సోర్స్ ను కలిగి ఉంటే అది పాసివ్ రెసిస్టర్లతో సర్క్యూట్కు వర్తిస్తుంది అప్పుడు ఆ వోల్టేజ్ సోర్స్ పవర్ ను పంపిణీ చేస్తుంది ఒకే వోల్టేజ్ సోర్స్ ఉంటే మరియు ఇది రెసిస్టర్లను మాత్రమే కలిగి ఉంటుంది సర్క్యూట్లో ఇది పవర్ ని అందించే ఒకే సోర్స్ అని అనుకుందాం మరియు ఈ చిత్రంలో చూపించిన విధంగా మల్టీపుల్ ఇండిపెండెంట్ సోర్స్ లు ఉంటే అది మరోవైపు పవర్ ని పంపిణీ చేస్తుంది రెసిస్టర్ మరియు I కలిగి ఉన్న సర్క్యూట్ ని మధ్యలో చూపించాను మరొక వైపు మరొక సోర్స్ ను ఉంచాను కాబట్టి ఇది V1 మరియు V2 మరియు ఇంకా V3 కలిగి ఉన్నాము మరియు కరెంటు సోర్స్ లను కూడా కలిగి ఉండాలి కానీ ఇప్పుడు వోల్టేజ్ సోర్స్ ని పరిగణిస్తాము ఇప్పుడు మనకు మల్టీపుల్ సోర్స్ లు ఉన్నాయి ఈ సోర్స్ లు అన్ని కలిసి సర్క్యూట్కు పవర్ ను పంపిణీ చేస్తాయి కానీ వాటిలో ప్రతి ఒక్కటి పవర్ ను గ్రహిస్తుంది లేదా పంపిణీ చేస్తుంది కాబట్టి V1 పవర్ ని పంపిణీ చేసే అవకాశం ఉంది మరియు V2 మరియు V2 రెండూ పవర్ ని గ్రహిస్తాయి అని అనుకుందాము కాబట్టి కొన్ని సోర్స్ లు పవర్ ని గ్రహించవచ్చు కాబట్టి ఇది సాధ్యమే కాబట్టి మునుపటి ఉదాహరణ యొక్క సరళ పొడగింపుగా తీసుకుంటే కాబట్టి ఈ విధంగా పొలారిటీ తో 8 వోల్ట్ సోర్స్ మరియు మూడు వోల్ట్ సోర్స్లను మరియు దానికి పొలారిటీ ఈ విధంగా ఉంది 1 కిలో Ω రెసిస్టర్ అనుసంధానం చేయబడినది ఇప్పుడు మళ్ళీ అధికారకంగా ముందుకు వెల్దాము ఇది V1 అని అనుకుందాము మరియు పాసివ్ సైన్ కన్వెన్షన్ ప్రకారం ఈ I1 ను టెర్మినల్ లోకి ప్రవహిస్తున్నట్లు తీసుకోవాలి ఈ వోల్టేజ్ సోర్స్ వద్ద వోల్టేజ్ V1 ఇప్పుడు మూడు వోల్ట్ సోర్స్ ని పరిశీలిస్తాము మరియు మొదటి వేరియబుల్ను నిర్వచించాలి కాబట్టి ఉద్దేశ్యపూర్వకంగా ఈ V2 ని ఇలా నిర్వచించండి V2 వోల్టేజ్ సోర్స్ తో వ్యతిరేక పొలారిటీ తో వోల్టేజ్ ని కలిగి ఉంటుంది కానీ V2 ఎంచుకున్న తర్వాత అది అవసరం లేదు ఈ విధంగా I2 ను పాసివ్ సైన్ కన్వెన్షన్ తో పరిగణించాలి అదేవిధంగా VR మరియు I R లు పరిశీలిద్దాం కాబట్టి V1 I1 V2 I2 VR IR ప్రతి ఒక్కటి నిర్వచించబడినది ప్యాసివ్ సైన్ కన్వెన్షన్ తో 2 వోల్టేజ్ సోర్స్ లు మరియు రెసిస్టర్ ఎంపిక చేయబడ్డాయి మరియు ఇప్పుడు ఈ సర్క్యూట్ విశ్లేషణ నిజం మరియు చాలా తక్కువ సమయంలో దీనిని విశ్లేషించవచ్చు ఈ కాంబినేషన్ లో వోల్టేజ్ సిరీస్ లో ఉంది ఈ వోల్టేజ్ సోర్స్ ల కలయిక 5 వోల్ట్లు మరియు 5 మిల్లియాంప్స్ రెసిస్టర్ ద్వారా ప్రవహిస్తుంది కాబట్టి ఇప్పుడు ఈ కరెంటు మరియు వోల్టేజ్లను లెక్కించాలి కాబట్టి మొదట V1 8 వోల్ట్లు ఎందుకంటే ఇది వోల్టేజ్ సోర్స్ యొక్క వోల్టేజ్కు సమానం మరియు I1 ఈ విధంగా నిర్వచించబడింది అయితే సర్క్యూట్లో 5 మిల్లీ ఆంప్ కరెంట్ క్లాక్ వైస్ లో ప్రవహిస్తుంది కాబట్టి I1 విలువ 5 మిల్లీ ఆంపియర్ మరియు వాటి గుణకారం V1 I1 8 వోల్ట్ వోల్టేజ్ సోర్స్ చేత గ్రహించబడిన పవర్ నలభై మిల్లీ వాట్స్ మరియు అదేవిధంగా రెండవ వోల్టేజ్ సోర్స్ V 2 ఈ విధంగా మూడు వోల్ట్లు అని నిర్వచించబడింది ఎందుకంటే V2 దీనికి వ్యతిరేక పొలారిటీలో ఉంది V2 ఇప్పుడు 3 ఇది i2 కరెంటు క్రిందికి ఈ విధంగా ప్రవహిస్తుంది ఇది 5 మిల్లీ ఆంపియర్ కాబట్టి p 2 3 × 5 ఇది 15 మిల్లీ వాట్స్ ఇది మళ్ళీ మూడు వోల్ట్ సోర్స్ లో గ్రహించబడిన పవర్ చివరకు రెసిస్టర్ వోల్టేజ్ VR విలువ 5 వోల్ట్లు మరియు కరెంట్ IR విలువ 5 మిల్లీ ఆంపియర్ కాబట్టి పవర్ pr 25 మిల్లీ వాట్స్ కాబట్టి ఈ వోల్టేజ్ సోర్స్ మరియు రెసిస్టర్ పవర్ ని గ్రహిస్తుంది వాస్తవానికి పవర్ ను గ్రహిస్తాయి అయితే వోల్టేజ్ సోర్స్ ఈ ప్రత్యేక సందర్భం లో 3 వోల్టుల సోర్స్ పవర్ ను గ్రహిస్తుంది 8 వోల్ట్ సోర్స్ పవర్ ను పంపిణీ చేస్తుంది ఇండిపెండెంట్ వోల్టేజ్ సోర్స్ కూడా పవర్ ని గ్రహిస్తుంది అని చూపించడానికి ఇది ఒక ఉదాహరణ కాబట్టి అది సర్క్యూట్ యొక్క ఆపరేటింగ్ పాయింట్ మీద ఆధారపడి ఉంటుంది మరొక విషయం పవర్ ను గ్రహించిన మొత్తాన్ని పరిశీలిస్తే తర్వాత సర్క్యూట్ లోని ప్రతి ఎలిమెంట్ p 1 p 2 p r0 దీనిని కిర్ఛాఫ్ కరెంట్ లా కిర్ఛాఫ్ వోల్టేజ్ లా ద్వారా నిరూపించవచ్చు కాబట్టి సర్క్యూట్ లో ప్రతి ఎలిమెంట్ ని తీసుకుని పవర్ ని లెక్కించి నట్లయితే ఇది V మరియు I యొక్క గుణకారం పాసివ్ సైన్ కన్వెన్షన్ ప్రకారం లెక్కించినట్లైతే ఆ పవర్స్ మొత్తం కూడిక 0 అవుతుంది కొన్ని సోర్స్ లు పవర్ ని పంపిణీ చేస్తాయి మరికొన్ని ఎలెమెంట్ లు పవర్ ని గ్రహిస్తాయి అయితే నికర పవర్ 0 అవుతుంది కాబట్టి సారాంశం ఏమిటంటే వోల్టేజ్ సోర్స్ పవర్ ని గ్రహించగలదు లేదా పంపిణీ చేయగలదు ఇది నాల్గవ క్వాడ్రంట్ లేదా రెండవ క్వాడ్రంట్ లో పనిచేస్తుంటే అది పవర్ ని పంపిణీ చేస్తుంది మూడవ క్వాడ్రంట్ లేదా మొదటి భాగంలో పనిచేస్తుంటే ఇది పవర్ ని గ్రహిస్తుంది మొదటి మరియు మూడవ క్వాడ్రంట్ లో మాత్రమే లక్షణాలు ఉండే రెసిస్టర్ ఎల్లప్పుడూ పవర్ ని గ్రహిస్తుంది అయితే మనము పాజిటివ్ రెసిస్టర్లను పరిగణిస్తాము అనేక సోర్స్ లు ఉన్నప్పుడు కనీసం 1 సోర్స్ పవర్ ని పంపిణీ చేస్తుంది మరియు మిగతావి పవర్ ని గ్రహిస్తాయి లేదా పంపిణీ చేయవచ్చు ఒకే ఎలిమెంట్ ని కలిగి ఉన్న సర్క్యూట్ ఉంటే సోర్స్ పవర్ ని పంపిణీ చేస్తుంది